హలో ఫొల్క్స్ ఇది మళ్ళీ కథ సమయం ఈసారి ఇది నాకు ఇష్టమైన కథలలో ఒకటి నేను దీన్ని మిలియన్ సార్లు చెప్పాను నేను ఎక్కడ విన్నానో నాకు తెలియదు కాని ఇది అందమైన కథ ఒక స్కాలర్ గురించి మరియు నా ముందు మీరు చూసే టీ కప్పు గురించి కథ కాబట్టి ఈ ప్రత్యేక పండితుడి ప్రధాన పని క్రొత్త విషయాలు కొత్త నైపుణ్యాలు కొత్త భాషలను నేర్చుకోవడం కానీ అతనికి ఒక సమస్య ఉంది అతను క్రొత్తదాన్ని నేర్చుకోలేడు క్రొత్త విషయాలను నేర్చుకోవడమే అతని వృత్తి అని ఇది అతనికి పెద్ద అడ్డంకిగా ఉంది అతను క్రొత్త విషయాలు కొత్త నైపుణ్యాలు క్రొత్త భాషలను నేర్చుకోలేడు కాబట్టి అతని స్నేహితులు అతనికి సలహా ఇచ్చారు ఇవన్నీ తెలిసిన ఈ జెన్ మాస్టర్ ను మీరు ఎందుకు సందర్శించకూడదు మీరు అతన్ని ఎందుకు సంప్రదించకూడదు అందువల్ల అతనిని సంప్రదించాడు స్కాలర్ జెన్ మాస్టర్ను సంప్రదించాడు మరియు అక్కడ ఒక అందమైన టేబుల్పై ఒక అందమైన టీ కప్పు మరియు దాని క్రింద ఒక అందమైన తివాచీ ఉంది మరియు దాని పక్కనే ఇక్కడ నా చిన్న టీ పాట్ కంటే చాలా పెద్ద టీ పాట్ ఉంది కానీ అది పెద్ద టీ పాట్ కాబట్టి జెన్ మాస్టర్ స్కాలర్ ని టీ పోయడం ప్రారంభించమని కోరాడు మరియు నేను మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే మీరు పోయడం మానేయాలి అనే ఏకైక షరతుతో అప్పటి వరకు పోయడం ఆపవద్దు అందువల్ల అతను టీ పాట్ తీసుకొని నాకు ఇక్కడ పాలు ఉన్న టీ పోయడం ప్రారంభించాడు కాని నా కథలో టీ ఉంది మరియు అతను దానిని టీతో నింపడం ప్రారంభించాడు టీ కప్పు నెమ్మదిగా కొద్దిగా నిండి ఉంది మరియు అది చివరికి చేరుకుంది అప్పుడు జెన్ మాస్టర్ ఆపమని అడుగుతాడని స్కాలర్ అనుకున్నాడు కాని అతను అడగకుండా నేను నింపాల్సిన పరిమాణం కంటే ఎక్కువ పోయడానికి నన్ను అనుమతించాడు కానీ నా టీని నేను వృధా చేయకూడదనుకుంటున్నాను మీకు నమ్మకం వస్తుంది అందువల్ల అతను పోస్తూనే ఉన్నాడు పోస్తూనే ఉన్నాడు మరియు ఆ టీ నిండిన తర్వాత అతను పోస్తున్న దానికి ఏమి జరిగిందో టీ అంతా టేబుల్పై చుట్టుముట్టడం ప్రారంభించింది టేబుల్ను గందరగోళానికి గురిచేసింది స్కాలర్ ఒత్తిడి మరియు చికాకు పడటం ప్రారంభించాడు మరియు అతను ఆ ఆలోచనతో ప్రశాంతంగా లేడు మరియు టీ మనోహరమైన కార్పెట్ మీద పోయడం ప్రారంభించింది మరియు అది కూడా పాడైపోయింది స్కాలర్ కలత చెందాడు జెన్ మాస్టర్ చివరకు స్కాలర్ పై జాలిపడి ఇప్పుడు మీరు ఆగిపోవచ్చు అన్నారు స్కాలర్ ఉక్కిరిబిక్కిరి అయి ఓహ్ మై గాడ్ నేను మీ కార్పెట్ ను పాడు చేశాను నేను మీ టేబుల్ను పాడు చేశాను ఇది బాగాలేదు కాబట్టి మనం ఇప్పుడు ఏమి చేయాలి కాబట్టి జెన్ మాస్టర్ అది సరేనని తివాచీ మరియు టేబుల్ను సరి చేయడానికి నా విద్యార్థుల్లో ఒకరిని తీసుకుంటాను దాని గురించి చింతించకండి కప్పు నిండిన తర్వాత మీరు పోస్తున్న కొత్త టీ కి ఏమి జరిగిందో మీరు నాకు చెప్పాలనుకుంటున్నాను స్కాలర్ దాని గురించి ఆలోచించి టీ అంతా బయట పడిపోయిఉంది అది చుట్టూ ఉంది కాబట్టి టీ కప్పు నిండిన తర్వాత కూడా టీ ఫ్రెష్ టీ నింపాలని కోరుకుంటే ఒక విషయం చెప్పు మీరు ఏమి చేస్తారు మరియు స్కాలర్ టీ కప్పును ఖాళీ చేసి టీని మరియొక చోటికి మార్పు చేయండి లేదా దాన్ని పారపోసి మళ్ళీ పోయడం ప్రారంభించండి అంటే మీరు టీ కప్పులో కొత్త టీని ఎలా పొందుతారు జెన్ మాస్టర్ మీతో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా చెప్పారు మీరు ఇప్పటికే పూర్తి నైపుణ్యంతో నిండి ఉన్నారు మరియు ప్రపంచం లో మీరు కొత్త సమాచారం కొత్త నైపుణ్యాలు కొత్త భాషను పొందలేకబోతున్నారు అప్పుడు మీరు ఏమి చేయాలి మీరు మీ టీ పాట్ ఖాళీగా ఉంచాలి మీ టీ కప్ సారీ టీ కప్ మరియు మీరు కొత్త నైపుణ్యంను పొందగల మార్గం మీ పాత అలవాట్లను వదిలించుకోండి మీరు మీకు ఉన్న భావాలను వదిలించుకోండి మరియు మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు అలాగా నేను మీ మనస్సులో ఏర్పర్చుకున్న భావాలను తొలగించాను మీకు అర్థమైందా ధన్యవాదాలు